హలో సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్స్ లోని ఈ లెక్చర్ కి స్వాగతం మునుపటి లెక్చర్ లో మనము ఫాల్ట్ ఇంజెక్షన్ అటాక్స్ యొక్క పరిచయాన్ని చూశాము మరియు RSA పబ్లిక్ కీ సైఫర్ పై చాలా సరళమైన ఫాల్ట్ ఇంజెక్షన్ అటాక్స్ ని చూశాము ఈ వీడియోలో మనము AES అని పిలువబడే ప్రసిద్ధ బ్లాక్ సైఫర్పై ఫాల్ట్ ఇంజెక్షన్ అటాక్స్ ను పరిశీలిస్తాము ఇక్కడ ఉహిస్తున్నది ఏమిటంటే వీక్షకులకు ఈ AES అల్గోరిథం మరియు AES ఎన్క్రిప్షన్తో సంబంధం ఉన్న వివిధ ఆపరేషన్స్గురించి తెలుసు అని కాబట్టి బ్లాక్ సైఫర్పై ఫాల్ట్ అటాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం కాబట్టి అటాకర్కి AES ఎన్క్రిప్షన్ వంటి ఎన్క్రిప్షన్ చేస్తున్న పరికరం ఉందని మరియు ఈ ప్రత్యేకమైన ఎన్క్రిప్షన్ చేయడానికి పరికరానికి ఒక కీ ఉంది అది పరికరం లోపల నిల్వ చేయబడుతుంది ఈ సీక్రెట్ కీని సేకరించడం అటాకర్ యొక్క ప్రధాన లక్ష్యం కాబట్టి దీన్ని చేయడానికి వాస్తవానికి సైఫర్ ఎన్క్రిప్షన్ లేదా డిక్రిప్షన్ చేస్తున్నందున అటాకర్ ఫాల్ట్ లను ఇంజెక్ట్ చేస్తాడు అటాకర్ ఎన్క్రిప్ట్ అయ్యే ప్లేయిన్ టెక్స్ట్ ను నియంత్రించగలడని మరియు సంబంధిత సైఫర్ టెక్స్ట్ని కూడా చూడగలడని భావించబడుతుంది మునుపటి వీడియోలో మనం చూసిన ప్రాథమిక అటాక్ ఈ క్రింది విధంగా ఉంది అటాకర్ రాండమ్ ప్లేయిన్ టెక్స్ట్ను ఎంచుకుంటాడు మరియు దానిని పరికరానికి పంపుతాడు మరియు పరికరం ఎన్క్రిప్షన్ నిర్వహించేలా ప్రాసెస్ చేస్తాడు పరికరం లోపల నిల్వ చేసిన సీక్రెట్ కీని ఎంచుకుంటాడు ఈ నిర్దిష్ట రహస్య కీని ఉపయోగించి ప్లేయిన్ టెక్స్ట్ను ఎన్క్రిప్షన్ చేసి సైఫర్ టెక్స్ట్ పొందడం మనము ఈ సైఫర్ టెక్స్ట్ ను ఫాల్ట్ ఫ్రీ సైఫర్ టెక్స్ట్ అని పిలుస్తాము ఇప్పుడు అటాకర్ అదే ప్లేయిన్ టెక్స్ట్ ని పరికరానికి పంపి ఆ ప్లేయిన్ టెక్స్ట్ ను ఎన్క్రిప్షన్ చేయమని పరికరాన్ని ఫోర్స్ చేస్తాడు పరికరం ఆ ప్లేయిన్ టెక్స్ట్ ని నిల్వ చేసిన అదే సీక్రెట్ కీ ఉపయోగించి ఎన్క్రిప్ట్ చేస్తుంది మరియు ఈ ఎన్క్రిప్షన్ ప్రక్రియలో అటాకర్ ఇప్పుడు ఫాల్ట్ను పంపిస్తాడు ఇప్పుడు ఫాల్ట్ ఇంజెక్ట్ చేయబడింది మరియు ఇది ఎన్క్రిప్షన్ ప్రక్రియకు భంగం కలిగిస్తుంది ఫలితంగా ఫాల్టీ సైఫర్ టెక్స్ట్వస్తుంది అటాకర్ సీక్రెట్ కీ గురించి కొంత సమాచారంను తెలుసుకోవడానికి ఫాల్ట్ ఫ్రీ సైఫర్ టెక్స్ట్ మరియు ఫాల్టీ సైఫర్ టెక్స్ట్ ఉపయోగిస్తాడు కాబట్టి మీరు నిజంగా ఫాల్ట్ ని ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఎన్క్రిప్షన్ ప్రక్రియలో కొంత కంప్యూటేషన్ డిస్టర్బ్ అవుతుంది ఈ ప్రత్యేకమైన బ్లాక్ సైఫర్లోని ఈ నిర్దిష్ట ప్రదేశం ఫాల్ట్ ఇంజెక్ట్ చేయబడిందని అతను నిజంగా అనుకుంటే ఈ ఫాల్ట్ ఈ నిర్దిష్ట ఆపరేషన్ యొక్క అవుట్పుట్ను సవరిస్తుంది ఫాల్ట్ కారణంగా ఏర్పడిన ఎర్రర్ తర్వాత సైఫర్ యొక్క మిగిలిన భాగాలకు విస్తరిస్తుంది కాబట్టి ఇవి ఇక్కడ ఎర్రటి గీతలు సైఫర్ స్ట్రక్చర్ ద్వారా ఫాల్ట్ ఎలా విస్తరిస్తుందో చూపిస్తుంది మరియు చివరికి సైఫర్ టెక్స్ట్యొక్క అన్ని బిట్లను ప్రభావితం చేస్తుంది తద్వారా అటాకర్కి ఫాల్ట్ ఫ్రీ సైఫర్ టెక్స్ట్ మరియు ఫాల్టీ సైఫర్ టెక్స్ట్ అనే 2 సైఫర్ టెక్స్ట్లు ఉంటాయి కాబట్టి ఫాల్టీ సైఫర్ టెక్స్ట్ ని C గా సూచిస్తారు మరియు ఫాల్ట్ ఫ్రీ సైఫర్ టెక్స్ట్ ని C చే సూచిస్తారు ఇప్పుడు అటాకర్ ఈ రెండింటి మధ్య తేడాలను సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని పొందటానికి ఉపయోగిస్తాడు AES బ్లాక్ సైఫర్ పై చాలా సరళమైన ఫాల్ట్ అటాక్ని తీసుకుందాము కాబట్టి మీలో చాలా మందికి తెలుసు AES బహుశా ఈ రోజుల్లో ఉపయోగించే అత్యంత ప్రసిద్ధ లేదా సాధారణంగా ఉపయోగించే బ్లాక్ సైఫర్ AES 128 బిట్ ప్లేయిన్ టెక్స్ట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది దానిని మనము ఇక్కడ P గా లేబుల్ చేస్తాము మరియు ప్రతి బిట్ను P0 P1 నుండి P127 గా లేబుల్ చేస్తారు ఇది ఈ ప్రత్యేకమైన ప్లేయిన్ టెక్స్ట్పై వివిధ ఆపరేషన్స్ను చేస్తుంది ఈ ఆపరేషన్స్ ఇన్పుట్పై మాత్రమే కాకుండా సీక్రెట్ కీ లేదా AES సీక్రెట్ కీ మరియు చివరికి 10 రౌండ్ల తరువాత మనము పొందినది సైఫర్ టెక్స్ట్ C ఇందులో C0 నుండి C127 బిట్స్ ఉంటాయి ఇప్పుడు AES పై ఒక సింపుల్ అటాక్ని వివరించడానికి అటాకర్ చేయవలసినది AES యొక్క చివరి రౌండ్ లో ఫాల్ట్ని ఇంజెక్ట్ చేయడమే కాబట్టి అటాకర్ కి మొత్తం AES సమయంలో ఏమి జరుగుతుందో తెలియదు కాని అతనికి AES లో జరిగే చివరి ఆపరేషన్ చాలా ముఖ్యమైనది చివరి ఆపరేషన్ ఈ క్రింది విధంగా ఉంటుంది దీనిని 10th రౌండ్ కీ అని పిలుస్తారు మరియు ఈ 10th రౌండ్ కీ మీకు సైఫర్ టెక్స్ట్ని ఇవ్వడానికి ఎన్క్రిప్షన్ ప్రక్రియలో దీని నుండి పొందిన కొన్ని ఇంటర్మీడియట్ స్టేట్ తో XOR అవుతుంది తద్వారా ఈ అటాక్ లో మనం ఏమి చూస్తాము అంటే అటాకర్ ఫాల్ట్ ఇంజెక్ట్ చేయడం ద్వారా ఈ సైఫర్ టెక్స్ట్ లో ఒక బిట్ను పొందగలుగుతాడు ఇప్పుడు అటాకర్ ఇంజెక్ట్ చేసే ఫాల్ట్ ఈ నిర్దిష్ట స్థానానికి లక్ష్యంగా ఉంటుంది మరియు ఫాల్ట్ చాలా నిర్దిష్టంగా ఉంటుంది ఈ రకమైన ఫాల్ట్ ఈ నిర్దిష్ట లైన్ని 0 గా ఫోర్స్ చేస్తుంది కాబట్టి దీనిని స్టక్ ఎట్ 0 ఫాల్ట్ అంటారు మరియు ఇది చాలా ప్రజాదరణ పొందిన ఫాల్ట్ మోడల్ ప్రత్యేకించి VLSI టెస్టింగ్ కోణం నుండి 0 లేదా 1 లేదా మరేదైనా విలువకు ఇండిపెండెంట్ గా ఈ ఫాల్ట్ ఈ లైన్ ని 0 కి ఫోర్స్ చేస్తుంది ఫలితంగా మనం అవుట్పుట్లో చూసే ఈ విలువ C హాష్ 0 అవుతుంది ఎల్లప్పుడూ K0 విలువను కలిగి ఉంటుంది కాబట్టి మనం చూసేది ఏమిటంటే సీక్రెట్ కీ బిట్ K0 అప్పుడు అవుట్పుట్కు పంపబడుతుంది కాబట్టి అటాకర్ K0 అనే ఈ ముఖ్యమైన బిట్ యొక్క విలువ ఏమిటో నిర్ణయించడానికి ఈ సైఫర్ టెక్స్ట్ని చూడవలసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా అటాకర్ సీక్రెట్ కీ యొక్క ఒక బిట్ పొందాడు ఇదే రకమైన విధానంలో ఫాల్స్ మరియు అన్ని ఇతర బిట్లను ఇంజెక్ట్ చేయడం ద్వారా అటాకర్ సీక్రెట్ కీ యొక్క అన్ని బిట్లను పొందగలుగుతాడు ఇప్పుడు ఈ అటాకర్ సమస్య చాలా సులభం మొత్తం AES సీక్రెట్ కీని పూర్తిగా తిరిగి పొందడానికి మీకు 128 బిట్స్ అవసరం ఇప్పుడు ఈ బిట్ ఫాల్ట్ని సృష్టించడం చాలా కష్టం మరియు ఇంకా AES యొక్క సీక్రెట్ కీని పూర్తిగా పొందటానికి అటువంటి 128 బిట్ ఫాల్ట్స్ అవసరం కాబట్టి గతంలో ప్రజలు వాస్తవానికి ఈ సమస్యను అధ్యయనం చేశారు మరియు వారు మొదట సైఫర్ యొక్క సీక్రెట్ కీని పొందటానికి అవసరమైన ఫాల్ట్స్ సంఖ్యను తగ్గించగల పరిష్కారాలను తెలుసుకోవడానికి ప్రయత్నించారు మరియు 2 వదిగా డిఫాల్ట్ మోడల్ను కూడా సడలించారు కేవలము బిట్ ఫాల్ట్స్ కాకుండా సీక్రెట్ కీని పొందటానికి బైట్స్ లోని రాండమ్ ఫాల్ట్స్ లేదా మల్టీపుల్ బైట్ ఫాల్ట్స్ వంటి ఇతర రకాల ఫాల్ట్స్ ఉపయోగించవచ్చా అని పరిశోధకులు ప్రయత్నించారు కాబట్టి దీని కంటే కొంచెం మెరుగ్గా ఉన్న అటాక్ని చూద్దాం మనం తరువాత చూపించబోయేది ఏమిటంటే అటాకర్ ఫాల్ట్ని ఇంజెక్ట్ చేసే ప్రదేశాన్ని మార్చడం ద్వారా అవసరమైన ఫాల్ట్స్ సంఖ్యను 128 నుండి 16 కి తగ్గించవచ్చు దీని యొక్క అసలు ఆలోచన ఏమిటంటే ఈ స్ట్రక్చర్ని చూడండి ఈ స్ట్రక్చర్ కొన్ని ఇన్పుట్లను కలిగి ఉంటుంది దీనిని మనం P తో సూచిస్తాము P తప్పనిసరిగా ప్లేయిన్ టెక్స్ట్ అవ్వాలని లేదు కాని ఇది సైఫర్ టెక్స్ట్ యొక్క కొంత ఇంటర్మీడియట్ స్టేట్కావచ్చు ఇది కీ తో XOR అవుతుంది ఆపై S బాక్స్ ఆపరేషన్ ఉంటుంది ఆ తరువాత మీకు సైఫర్ టెక్స్ట్ అవుట్పుట్ఉంటుంది ఇప్పుడు అటాకర్ P లోని ఈ ప్రదేశంలో ఫాల్ట్ని ఇంజెక్ట్ చేయగలిగితే P యొక్క విలువను P e గా మారుతుంది ఇక్కడ e అనేది ఇంజెక్ట్ చేయబడిన ఫాల్ట్ ఇప్పుడు పొందిన అవుట్పుట్ తప్పుగా ఉంటుంది కాబట్టి వాస్తవానికి దీనితో అటాకర్ 2 ఈక్వేషన్లను పొందగలడు ఒకటి ఫాల్ట్ ఫ్రీ ఈక్వేషన్ ఈ అవుట్పుట్ను C గా పరిశీలిద్దాం మరియు ఈ సమయంలో ఫాల్ట్ ఉన్న ఈ అవుట్పుట్ C గా పరిగణించబడుతుంది మనకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఏమిటంటే ఫాల్ట్ ప్రేరేపించబడినందున C ఖచ్చితంగా C కు సమానం కాదు కాబట్టి మనం దీనిని ఈక్వేషన్ రూపంలో ఈ క్రింది విధంగా సూచించవచ్చు C S P XOR k అదేవిధంగా C S P XOR e XOR k e యొక్క విలువ 0 కాకపోవటం వలన దీని ఆధారంగా మనకు S బాక్స్ ఆపరేషన్ ఉంది ఇది పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు C XOR C అంటే ఏమిటో చూద్దాం మరియు మనం చూసేది ఏమిటంటే దీనిని S P XOR k XOR S P XOR e XOR k గా సూచిస్తారు ఎందుకంటే అటాకర్ కి ఫాల్టీ సైఫర్ టెక్స్ట్ మరియు ఫాల్ట్ ఫ్రీ సైఫర్ టెక్స్ట్ సమీకరణంలోని ఈ ప్రత్యేక భాగం తెలుసు ఇప్పుడు కూడా అటాకర్ k యొక్క అన్ని విలువలకు రిపీటెడ్గా ఈ సమీకరణాలలో ఏది వాస్తవంగా సంతృప్తికరంగా ఉందో గుర్తిస్తాడు కాబట్టి e ఒక సింగిల్ బిట్ ఫాల్ట్ అని అనుకోండి మరియు అందువల్ల e 00000001 విలువను కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది ఉన్నందున ఈ కేసు LSB బిట్ను సవరించడం లేదా దీనికి 00000010 వంటి విలువలు ఉండవచ్చు మరియు 10000000 వరకు ఈ విధంగా 8 సాధ్యమయ్యే విలువలు ఉన్నాయి ఇప్పుడు e యొక్క ఈ ప్రతి విలువలకు ఈ సమీకరణానికి పరిష్కారం ఏమిటో గుర్తించి ఇది LHS కి సరిపోతుందో లేదో ధృవీకరించవచ్చు కాబట్టి ఈ S బాక్స్ లేదా S ఫంక్షన్ AES కోసం 256 వేర్వేరు విలువలను కలిగి ఉన్నందున ఈ ప్రత్యేక సమీకరణానికి పరిష్కారాల సంఖ్య కేవలం 8 కి తగ్గుతుంది మరో మాటలో చెప్పాలంటే అటాకర్ కి ఈ కీ k కోసం ఇక్కడ కేవలం 8 వేర్వేరు విలువలు ఉన్నాయి అందువల్ల అటాకర్ కీ k యొక్క స్పేస్ని 256 వేర్వేరు విలువల నుండి k కోసం కేవలం 8 వేర్వేరు విలువలకు తగ్గించారు కాబట్టి ఇది ఆచరణలో ఎలా చేయవచ్చో చూద్దాం ఇప్పుడు మనము AES యొక్క చివరి రౌండ్ ని పరిశీలిస్తే అక్కడ 3 ఆపరేషన్లు ఉన్నాయి ఒకటి సబ్స్టిట్యూట్ గా రోను షిఫ్ట్చేసి ఆపై కాలమ్ను కలుపడం ఇప్పుడు అటాకర్ ఈ ప్రత్యేక ప్రదేశంలో ఫాల్ట్ ఇంజెక్ట్ చేస్తే ఇది ఖచ్చితంగా ఈ బైట్ ను డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడు ఈ బైట్ వాస్తవానికి సబ్స్టిట్యూట్ బైట్ ఆపరేషన్కారణంగా సవరించబడుతుంది మరియు సబ్స్టిట్యూట్ బైట్ SP గా సూచించబడుతుంది కాబట్టి ఫాల్ట్ ఫలితంగా ఈ సబ్స్టిట్యూట్ బైట్ యొక్క అవుట్పుట్ ఫాల్ట్ లేనప్పుడు SP మరియు ఫాల్ట్ ఇంజెక్ట్ చేసినప్పుడు SP f ఇది ఈ విధంగా వెళుతూ చివరకి అవుట్పుట్కు చేరుకున్నప్పుడు అవుట్పుట్ యొక్క ఈ నిర్దిష్ట బైట్ SPK0 లేదా SPfK0 కాబట్టి దీని ఆధారంగా అటాకర్ ఈ సమీకరణాన్ని C0 C0 S P S P f నిర్మించవచ్చు ఇక్కడ C0 ఫాల్టీ సైఫర్ టెక్స్ట్ బైట్ మరియు C0 కరెక్ట్ సైఫర్ టెక్స్ట్ బైట్ లేదా మనం దీనిని ఫాల్ట్ ఫ్రీ సైఫర్ టెక్స్ట్ బైట్ అని పిలుస్తాము మరియు లోపం యొక్క ప్రతి విభిన్న విలువ f కు అటాకర్ ఈ సమీకరణాన్ని సంతృప్తిపరిచే అన్ని విలువలను మళ్ళించగలుగుతారు మరియు AES S బాక్స్ బాగా తెలిసినందున మనం P కోసం 8 విలువలను గుర్తించగలుగుతాము మరియు అందువల్ల మేము సీక్రెట్ కీ k కోసం 8 వేర్వేరు విలువలను పొందుతాము కాబట్టి AES బ్లాక్ సైఫర్ పై చాలా భిన్నమైన అటాక్స్ జరిగాయి వాస్తవానికి అటాక్స్ 16 ఫాల్ట్స్ ఇంజెక్ట్ చేయబడిన సంఖ్యను మరింత తగ్గించాయి మనము ఇక్కడ చూస్తున్నట్లుగ కేవలం సింగిల్ బిట్ వాస్తవానికి AES పై బాగా తెలిసిన అటాక్కి 8 వ రౌండ్లో సింగిల్ ఫాల్ట్ అవసరం ఇది AES సీక్రెట్ కీని పూర్తిగా పొందగలదు కాబట్టి మనము ఈ ఫాల్ట్ అటాక్ల గురించిన వివరాల్లోకి వెళ్లము కాని మనము నిజంగా ఇక్కడ ఆపి వేస్తున్నాము ఆసక్తి ఉన్నవారు AES పై ఇతర శక్తివంతమైన ఫాల్ట్ అటాక్ లను గురించి సంబంధిత పేపర్స్ చదువటం ద్వారా తెలుసుకోవచ్చు ధన్యవాదాలు